ఇక్కడ ఉన్న సర్క్యూట్ ను తిరిగి గీద్దాం కాబట్టి రిఫరెన్స్ నోడు కు సంబంధించి V1 V2 మరియు V3 ను నిర్వచిస్తాము ఇప్పుడు I 11 I 12 I 1 I 1 1 I 1 2 I 1 అని వ్రాయాలి మరియు నోడ్ 1 నుండి బయటికి ప్రవహించే కరెంటులు ఇది నోడ్ 1 ఇది నోడ్ 2 ఇది నోడ్ 3 మరియు స్వతంత్ర కరెంట్ నోడ్1 లోకి ప్రవహిస్తుంది ఇప్పుడు I 1 1 అంటే ఏమిటి I 1 1 V1R 1 1 ఇది V1 G 1 1 కాబట్టి I 1 × G 1 1 అని రాస్తాం I12 అంటే రెసిస్టర్ అంతటా వోల్టేజ్ తప్ప మరొకటి కాదు రెసిస్టర్ అంతటా వోల్టేజ్ ను V12 అని పిలిస్తే ఇది V12 R12 అవుతుంది కానీ రిఫరెన్స్ నోడ్కు సంబంధించిన నోడ్ వోల్టేజ్ అనగా V1 V 2 V 3 లను ప్రాధమిక వేరియబుల్స్ గా ఎన్నుకుంటాము మరియు ప్రతిదీ ఆ వేరియబుల్స్ పరంగా వ్రాస్తాము కాబట్టి V12 అనేది ఎక్కడ వోల్టేజ్ అనగా V1 రేఫరెన్స్ నోడ్కు V2 రిఫరెన్స్ నోడ్కు సంబంధించినది అని కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ లా నుండి స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి V 1 V 2 × G 1 2 అనేది V 1 V 2 R 1 2 అవుతుంది కాబట్టి V1 G 1 1 V 1 V 2 × G 1 2 ఉంది మరియు మొత్తం విషయం నోడ్ 1 లోకి ప్రవహించిన స్వతంత్ర కరెంట్ సోర్స్ కి సమానం మరియు దీనిని ప్రాథమికంగా I1 అని అంటారు కాబట్టి ఇది నోడ్ 1 కి KCL సమీకరణం అవుతుంది కాబట్టి సమీకరణం కిర్చాఫ్ కరెంట్ లా ని సూచిస్తుంది మరియు ఈ సందర్భంలో సమీకరణాలలోని వ్యక్తిగత పదాలు ఒక రెసిస్టర్ యొక్క ఎలిమెంట్ సంబంధాలను ఉపయోగించి వ్రాయబడ్డాయి ఇక్కడ కరెంట్ను V1×G1 వ్రాయడానికి ఇప్పటికే ఎలిమెంట్ సంబంధాన్ని ఉపయోగించాను అదేవిధంగా R అంతా వోల్టేజ్ I1 2 V1 V2 గా వ్రాసేటప్పుడు KVL ను ఉపయోగించాలి మరియు V1 V2 ×G12 అనేది R లో ప్రవహించే కరెంటు i12 అవుతుంది రెసిస్టర్ యొక్క VI సంబంధం కారణంగా ఇది తెలుసు కాబట్టి ఈ విధంగా సమీకరణాలను సెట్ చేస్తాము ఇప్పుడు మిగతా రెండు నోడ్లతో ముందుకు వెళ్దాం అయితే నోడ్ 2 కోసం మళ్ళీ ఎల్లప్పుడూ నోడ్ 2 నుండి ప్రవహించే కరెంట్ను పరిష్కరిస్తాము కాబట్టి R12 R 2 2 మరియు R33 దిశలో ఉన్న కరెంట్ ల మొత్తం నోడ్ నుండి బయటికి ప్రవహిస్తుంది అనగా 0 అవుతుంది ఎందుకంటే ఈ నోడ్లకు అనుసంధానించబడిన స్వతంత్ర కరెంట్ సోర్స్ లేదు రెసిస్టర్ మాత్రమే ఉంది కాబట్టి కుడి నుండి ఎడమకు R12 అంతటా ప్రవహించే కరెంటు అనగా V2 V1 R12 V2 V1 R12 V2 V1 ×G12 అవుతుంది నోడల్ విశ్లేషణ కోసం ఉపయోగించబోయే సమీకరణాలను వ్రాసేటప్పుడు రెసిస్టన్స్ కు బదులుగా కండక్టన్స్ ను మరియు G12 1R12 G 1 1 1 R 1 1 etc ను ఉపయోగించడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది R 22 వద్ద V2 ఉంటుంది కనుక R 22 వద్ద కరెంట్ అనగా V2 × G22 అవుతుంది చివరకు R2 3 అంతటా కరెంట్ V2 V3 × G 23 అవుతుంది కాబట్టి మళ్ళీ మనం నోడ్ 2 నుండి ప్రవహించే కరెంట్ వైపు వెళ్తాము కర్రెంట్ల దిశను గుర్తుంచుకోవాలి ఇది ఎల్లప్పుడూ అనగా కరెంట్ ఒక ప్రత్యేకమైన నోడ్ నుండి దూరంగా ప్రవహిస్తుంది స్వతంత్ర కరెంట్ సోర్స్ నోడ్ 2 లోకి బలవంతంగా పంపించబడుతుంది అంటే 0 అవుతుంది కాబట్టి వీటన్నిటి మొత్తం కేవలం 0 అవుతుంది చివరకి నోడ్ 3 వద్ద ఈ 2 కరెంట్ లు అనగా R 2 3 లో కి ప్రవహించే కరెంట్ R33 లోకి ప్రవహించే కరెంట్ ల మొత్తం కూడిక I2 అవుతుందిR 23 దిశలో ప్రవహించే కరెంట్ ×G 2 3 R33 లో ప్రవహించే కరెంట్ V 3 × G 3 3 మరియు నోడ్ 3 లోకి ప్రవహించే స్వతంత్ర కరెంట్ అనగా I 3 కు సమానం అవుతుంది ఇప్పుడు వీటి క్రమాన్ని మార్చాలి అంటే నిర్దిష్ట వోల్టేజ్ ను కలిగి ఉన్న పదాలను సేకరిస్తాము V1 ఉన్న అన్ని పదాలను సేకరిస్తాము ఈ సందర్భంలో ఇక్కడ V 1 × G11 మరియు V 1 × G 1 2 ఉన్నాయి కాబట్టి V 1 × G 1 1 G 12 మరియు V2 ఉన్న పదాలను తీసుకుంటాము ఈ సందర్భంలో వాటిలో ఒకటి మాత్రమే ఉంది అనగా V 2 × G 1 2 ఉంటుంది మరియు V3 తో సంబంధం ఉన్న పదాలు లేవు ఈ కరెంటు V1× G11G 1 2 V 2 × G 1 2 కరెంటు I1 అవుతుంది అదేవిధంగా V 1 ను కలిగి ఉన్న పదాలను సేకరిస్తాము రెండవ సమీకరణంలో ఒకటి మాత్రమే అనగా V 1 × G 1 2 మరియు V 2 కలిగి ఉన్న పదాలు మూడు ఉన్నాయి అవి V 2 × G 1 2 V 2 × G 2 2 మరియు V 2 × G2 ఉన్నాయి చివరగా V3 ని కలిగి ఉన్న పదాలు మరియు వాటిలో ఒకటి మాత్రమే ఉంది అది V 3 × G2 3 ఈ మొత్తం 0 గా ఉంటుంది చివరకు చివరి దానికి అదే చేస్తారు G 2 3 V3 × G 2 3 G 3 3 I 3 ఇక్కడ V 1 V 2 మరియు V3 కోసం పరిష్కరించడానికి 3 సమీకరణాలు మరియు 3 వేరియబుల్స్ ఉన్నాయి మరియు దాని నుండి మిగిలిన సర్క్యూట్లో ఏమి జరుగుతుందో సులభంగా గుర్తించగలము కాబట్టి ఇది మూడు సమీకరణాల సమితిని ఏర్పాటు చేస్తుంది మరియు N నోడ్ సర్క్యూట్ N 1 సమీకరణం కోసం వీటిని నోడల్ విశ్లేషణ సమీకరణాలు అంటారు కాబట్టి ఈ ప్రత్యేక సర్క్యూట్ లో I1 R 1 1 R 1 2 R 2 2 R 2 3 R 3 3 మరియు రిఫరెన్స్ నోడ్కు సంబంధించి నోడ్ వోల్టేజీలు V1 V 2 V 3 ల సమీకరణాలు వచ్చాయి కాబట్టి నోడ్ 1 వద్ద V1 × G 1 1 G 1 2 V 2 × G 1 2 I 1 నోడ్ 2 వద్ద V 1 G 1 2 V 2 × G 1 2 G 2 2 G 2 3 V 3 × G 2 3 0 ను కలిగి ఉన్నాయి చివరకు నోడ్ 3 వద్ద V 2 × G 2 3 V 3 × G 2 3 G 3 3 I3 మరియు ఇది సాధారణంగా మ్యాట్రిక్స్ రూపంలో వ్రాయబడుతుంది సౌలభ్యం కోసం మ్యాట్రిక్స్ ఒక మంచి నిర్మాణాన్ని కలిగి ఉంది అని గుర్తించిన తర్వాత ఈ ప్రత్యేక ఉదాహరణలో చేసినట్లు ప్రతి పదాన్ని సూచించకుండా సులభంగా చేయగలరు కాబట్టి చేసేది ఏమిటంటే ఈ సరళ సమీకరణాల సమితిని వ్రాస్తారు ఇది ఏ సరళ సమీకరణాలకైనా రాయవచ్చు మ్యాట్రిక్స్ G 1 1 G 1 2 G 1 2 0 G 12 G1 2 G2 2 G 2 3 G 2 3 0 G 2 3 G 2 3 G 3 3 అని వ్రాస్తారు చివరకు ఇది వేరియబుల్స్ యొక్క మ్యాట్రిక్స్ × వెక్టర్ V 1 V 2 V 3 మరియు స్వతంత్ర సోర్స్ ల వెక్టార్ I1 సున్నా మరియు I3 కు సమానంగా ఉంటుంది ఇందులో చేసినదంతా ఈ సమీకరణాలను మ్యాట్రిక్స్ రూపంలో 3 వేరియబుల్స్లో 3 సమీకరణాల సమితిని రాశాను కాబట్టి 3x3 మాట్రిక్స్ × వేరియబుల్ వెక్టర్ స్వతంత్ర సోర్స్ వెక్టర్ అవుతుంది స్పష్టంగా మొదటి వరుస మొదటి సమీకరణం అనగా V1G11G12 V2G12I1కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ప్రతి పదాన్ని అనుసరించి ప్రతి సమీకరణాన్ని గుర్తించాలి కాబట్టి మొదటి అడ్డు వరుస నోడ్ 1 కి అనుగుణంగా ఉంటుంది రెండవ వరుస నోడ్ 2 కు మరియు మూడవది నోడ్ 3 కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి నోడల్ విశ్లేషణ సమీకరణాలు ప్రాథమికంగా రెసిస్టన్స్ లో ఒక నిర్దిష్ట నోడ్ల నుండి బయటికి ప్రవహించే కరెంట్ ఆ నోడ్లోకి ఇంజెక్ట్ చేయబడిన స్వతంత్ర కరెంట్ సోర్స్ కి సమానం దీనిని మాట్రిక్స్ రూపంలో ఉంచాము కాబట్టి వీటిని నోడల్ విశ్లేషణ సమీకరణాలు అంటారు మరియు మనకు 3x3 కండక్టెన్స్ మ్యాట్రిక్స్ ఉంది మరియు సాధారణంగా n నోడ్ సర్క్యూట్లో n 1 × n 1 కండక్టెన్స్ మ్యాట్రిక్స్ అవుతుంది ఇప్పుడు మ్యాట్రిక్స్ అని చూపించడానికి స్క్వేర్ బ్రాకెట్లను ఉంచుతాను మరియు ఇది వేరియబుల్స్ యొక్క వెక్టర్ మరియు ఈ సందర్భంలో దీని పరిమాణం మూడు అంటే 3 × 1 మ్యాట్రిక్స్ లేదా సాధారణంగా ఇది N 1×1 కాబట్టి ప్రాథమికంగా వెక్టర్ అనేది రిఫరెన్స్ నోడ్లకు సంబంధించి అన్ని నోడ్ వోల్టేజ్లను కలిగి ఉంటుంది మరియు వాటిలో N 1 ఉంటుంది చివరకు కుడి చేతి వైపున ఉన్న ప్రవేశం సోర్స్ వెక్టర్కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కండక్టెన్స్ మ్యాట్రిక్స్G V వోల్టేజ్ యొక్క వెక్టర్ అనేది I వెక్టార్ యొక్క స్వతంత్ర సోర్స్ కు సమానం కాబట్టి ఇది మరియు ఇది అదే కాబట్టి ఇది సంక్షిప్త సంజ్ఞామానాన్ని ఇస్తుంది కాబట్టి ఇది x y వలె ఉంటుంది మరియు x కోసం పరిష్కరించడానికి కేవలం a ఒక సంఖ్య మరియు స్కేలార్ అయినప్పుడు x y a ను చేయాలి కానీ అదే విషయం ఇక్కడ కూడా వర్తిస్తుంది కాబట్టి వెక్టర్ V కోసం పరిష్కరించడానికి మనకు G 1 × I ఉంది కాబట్టి నోడల్ విశ్లేషణ సమీకరణాలకు ఇది పరిష్కారం కాబట్టి మొదట నోడల్ విశ్లేషణ సమీకరణాన్ని సెటప్ చేసి కండక్టెన్స్ మ్యాట్రిక్స్ నిర్మాణాన్ని చూపిస్తాను దాన్ని బాగా అర్థం చేసుకున్న తర్వాత మొదట సమీకరణాలను వ్రాసి తర్వాత దానిని మ్యాట్రిక్స్ రూపంలో ఉంచాల్సిన అవసరం లేదు దానిని వెంటనే మ్యాట్రిక్స్ రూపంలో ఉంచాలి మాట్రిక్స్ సమీకరణాలను సాధారణంగా చిన్న మ్యాట్రిక్స్ లో అనగా 2x2 లేదా 3x3 అయితే చేతితో పరిష్కరించవచ్చు అంత కన్నా పెద్దది అయితే కంప్యూటర్ తో చేయవచ్చు కాబట్టి కండక్టెన్స్ మ్యాట్రిక్స్ ను రాయడానికి ఒక క్రమమైన మార్గం ఉంటుంది మరియు అందువల్ల పెద్ద సర్క్యూట్ కోసం పరిష్కరించడానికి ఒక క్రమమైన మార్గం ఉంటుంది